ఏమేమి విషయాల మీద రక్షణ ఉంటుందో ట్రేడ్మార్క్ల చట్టం చెబుతుంది మొదట ఇది ట్రేడ్మార్క్ చట్టంలో చెప్పబడిన ట్రేడ్మార్క్ నిర్వచనానికి అనుగుణంగా ఉండాలి మరియు ఇది నిర్వచనంలో సూచించిన మూడు షరతులను సంతృప్తి పరచాలి 1 ఇది ఒక గుర్తు లేదా గుర్తుకు సంబంధించినది 2 ఇది గ్రాఫికల్గా ప్రాతినిధ్యం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా ఈ గుర్తు కాగితం మీద చూపించబడే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అది 2 డైమెన్షనల్గా ఉండాలి 3 వస్తువులు మరియు సేవలను వేరు చేసి గుర్తించే సామర్థ్యం దీనికి ఉండాలి కాబట్టి ఇది ఒక సంకేతం లేదా గుర్తుకు సంబంధించినది అది గ్రాఫికల్గా కనిపించాలి మరియు ఇది 'ఉత్పత్తులు మరియు సేవలను' పోటీదారుడి 'ఉత్పత్తులు మరియు సేవల' నుండి వేరు చేయగలగాలి సంకేతం యొక్క భావన చాలా విస్తృతమైనది కానీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఈ చట్టం ఒక గుర్తును పరికరం బ్రాండ్ శీర్షిక లేబుల్ టికెట్ పేరు సంతకం పదం అక్షరం సంఖ్య వస్తువుల ఆకారం ప్యాకేజింగ్ లేదా రంగుల కలయిక లేదా వీటిలో మరికొన్ని కలయికగా నిర్వచించింది కాబట్టి ఈ చట్టం ప్రకారం 'గుర్తుకు' చాలా విస్తృత నిర్వచనం ఉంది ఆకారాల నమోదుపై పరిమితులు కూడా ఈ చట్టంలో పేర్కొనబడ్డాయి ఉదాహరణకు మీకు వస్తువుల స్వభావం వల్ల వచ్చే ఆకారంలో గుర్తు ఉండకూడదు ఉదాహరణకు మామిడి రసాన్ని మామిడి కాయ రూపంలో కనిపించే ప్యాకేజీలో విక్రయించడం ఎవరికైనా కష్టం నిమ్మకాయలా కనిపించే ఒక ప్యాకేజిలో విక్రయించిన నిమ్మరసం కేసు ఒకటి ఉంది ఈ కేసు యునైటెడ్ కింగ్డమ్లో జెఫ్ నిమ్మకాయ కేసు కాబట్టి మీకు ఆకారాలపై ఆస్తి హక్కులు ఉండకూడదు ఇక్కడ ఆకారం వస్తువుల స్వభావం యొక్క ఆకారాన్ని సూచిస్తుంది కాబట్టి మీరు మామిడి ఆకారంలో ఉన్న కంటైనర్లో మామిడి రసాన్ని అమ్మలేరు సాంకేతిక ఫలితాన్ని పొందడానికి అవసరమైన ఆకృతుల నమోదు మీకు ఉండకూడదు స్పోర్ట్ బూట్లు ఏరోడైనమిక్గా ఒక ప్రత్యేకమైన ఆకారంలో ఉంటాయి తద్వారా అవి డ్రాగ్ గుణకాన్ని కత్తిరించగలవు మరియు ఆ బూట్లు డ్రాగ్ను కత్తిరించే విధంగా ఆకారంలో ఉండటం అవసరం కాబట్టి మీరు పాదరక్షలకు గుర్తుగా ఆకారం యొక్క నమోదును కలిగి ఉండకూడదు ఆకారం వస్తువులకు గణనీయమైన విలువను ఇస్తుంది ఒక ఆకారం ఒక వస్తువుకి గణనీయమైన విలువను ఇచ్చినప్పుడు ఆ ఆకారం గుర్తుకు సంబంధించిన పరిధిలోనికి రాదు ఉదాహరణకు అన్ని సీసాలు ద్రవాలను కలిగి ఉండే విధంగా ఒక ప్రత్యేక ఆకారంలో ఉంటాయి మరియు ఇవి ఇరుకైన మూతను కలిగి ఉంటాయి తద్వారా ద్రావాన్ని పోసేటప్పుడు ఆ ద్రవ ప్రవాహం నియంత్రించబడుతుంది కాబట్టి అన్ని సీసాలకు సాధారణమైన ఈ ఆకారానికి గుర్తు ఇవ్వరు కాబట్టి ఇవి ఆకారాల నమోదుకు పరిమితులు ఈ గుర్తు గ్రాఫికల్గా కనిపించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ఈ గ్రాఫికల్ ప్రాతినిధ్యం ద్వారా మనం ఈ సంకేతం యొక్క ప్రాతినిధ్యాన్ని సూచిస్తాము పద గుర్తులు చిత్రాల ద్వారా చూపబడతాయి అసాధారణమైన గుర్తులను సూచించడం సమస్యాత్మకం కావచ్చు ధ్వని గుర్తుల విషయంలో రుచి గుర్తులు మరియు వాసన గుర్తుల విషయంలో అవి గ్రహించిన స్వభావం కారణంగా ఈ గుర్తులను గ్రాఫికల్గా సూచించడం కష్టం అవుతుంది భారతీయ ట్రేడ్మార్క్ల చట్టం ప్రకారం ధ్వని గుర్తులు వాసన గుర్తులు రుచి గుర్తులు వంటి అసాధారణ గుర్తులు నమోదు చేయబడవు ట్రేడ్మార్క్లు విలక్షణంగా ఉండాలి అవి ఒక సంస్థ యొక్క వస్తువులు మరియు సేవలను మరొక సంస్థ యొక్క వస్తువులు మరియు సేవల నుండి వేరు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ఈ విలక్షణత వివిధ రకాలుగా ఉంటుంది విలక్షణత అర్ధం మారడంలో ఉండవచ్చు ఉదాహరణకు గూగుల్ ఒక అర్థం లేని పదం కాబట్టి గూగుల్ అనే పదం యొక్క విలక్షణత ఆ పదాన్ని పదేపదే వాడటం ద్వారా కొంత కాలానికి వచ్చింది విలక్షణత చిత్రంగా ఉండవచ్చు ఒక సంస్థ దాని వ్యాపారంతో పూర్తిగా అనుసంధానించబడని పదంతో ఒక ట్రేడ్మార్క్ను ఎంచుకోవచ్చు ఉదాహరణకు ఆపిల్ ఇంక్ అనే కంపెనీ కంప్యూటర్లకు సంబంధించిన సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ ఉత్పత్తులను అమ్మడానికి ట్రేడ్మార్క్ గా అసలు కంప్యూటర్ రంగంతో సంబంధం లేని 'ఆపిల్' అన్న పదాన్ని ఎంచుకుంది కాబట్టి ఇది ఒక చిత్రమైన పదం ఇది కొంత కాలానికి ప్రత్యేకతను సంతరించుకుంది ఈ ప్రత్యేకత వేరే దాన్ని సూచించగలదు ఉదాహరణకు sugar free అనే ట్రేడ్మార్క్ కు సంబంధించి భారతదేశంలో ఒక కేసు ఉంది ఈ ఉత్పత్తి చక్కెర లేనిది కానీ ఈ ట్రేడ్మార్క్ తీపి కోసం ఉపయోగించబడుతుంది మరియు సుక్రోజ్ అస్పర్టమే మరియు స్టెవియా వంటి తీపి వస్తువులను 'చక్కెర రహితంగా' మార్కెట్ చేసి ఈ సంస్థ విక్రయిస్తుంది కాబట్టి sugar free అనేది సూచించే గుర్తు కానీ ఇది చాలా కాలం పాటు వాడకం ద్వారా విలక్షణతను సాధించింది కొంత కాలానికి ఈ గుర్తులు కూడా ద్వితీయ అర్థాన్ని పొందుతాయి వినియోగదారులు ఒక గుర్తును సూచిక యొక్క మూలంగా గుర్తించినప్పుడు ద్వితీయ అర్ధం పొందబడుతుంది వినియోగించే ప్రజల మనస్సులలో ఈ పదం యొక్క ప్రాధమిక ప్రాముఖ్యత ఉత్పత్తి కాదు దాని ఉత్పత్తిదారుడు ఉదాహరణకు మెట్రోపాలిస్ లేదా మెట్రోపాలిటన్ అనే పదం నుండి వచ్చిన ఒక చిన్న రూపం అయిన మెట్రో అనే పదాన్ని విభిన్న పరిశ్రమలలో ఉపయోగించారని వాదించబడిన సందర్భాలు ఉన్నాయి మెట్రోను హోటళ్ళకు ఆసుపత్రులకు మెట్రో పాదరక్షల అమ్మకాలకు ఉపయోగించబడింది కాబట్టి ఇప్పటికే ఉన్న గుర్తును ఉపయోగించినప్పుడు ఆ గుర్తును ఉపయోగించే వ్యక్తులు గుర్తు యొక్క యజమానులు కొంతకాలం ఈ గుర్తు ద్వితీయ అర్ధాన్ని పొందిందని వాదించారు ఈ విలక్షణమైన పాత్ర వివిధ మార్గాల నుండి రావచ్చు విలక్షణమైన పాత్ర ఒక సూచన నుండి రావచ్చు దానిని మనం సూచించేదిగా తీసుకోవచ్చు ఇది ఒక వస్తువు లేదా సేవ యొక్క నాణ్యతను సూచించగలదు ఉదాహరణకు విడివిడిగా చూస్తే సిటీబ్యాంక్ అనేది ఒక నగరంలో ఉందని సూచిస్తుంది మరియు ఇది బ్యాంకు యొక్క పనిని చేస్తుంది కాని సిటీబ్యాంక్ అనే ఒకే పదం ఒక ప్రత్యేకమైన పదం ఇది విలక్షణతను కలిగి ఉంటుంది విలక్షణత వర్ణన నుండి కూడా రావచ్చు దీనిని మనం వివరణాత్మకంగా అని పిలుస్తాము ఉదాహరణకు కోకా కోలా ఒక ఉత్పత్తిని వివరిస్తుంది దీంట్లో ఉత్పత్తి కోలా కాబట్టి ఉత్పత్తి యొక్క వివరణాత్మక పాత్ర పేరు యొక్క ఒక విలక్షణమైన పాత్రను కలిగి ఉంటుంది ఈ విలక్షణత కొంత కాలానికి సాధారణం అవుతుంది ఉదాహరణకు జిరాక్స్ అనేది ఒక ట్రేడ్మార్క్ అయినప్పటికీ దాన్ని ఫోటోకాపీలను అర్థం చేసుకోవడానికి సాధారణంగా ఉపయోగిస్తారు అలాగే థర్మోస్ అనేది ఒక ట్రేడ్మార్క్ అయినప్పటికీ ఫ్లాస్క్ అనే అర్ధంలో దీనిని సాధారణంగా ఉపయోగిస్తారు ఏది ట్రేడ్మార్క్ కాలేదు ఒక పనిని సూచించేది లేదా క్రియాత్మకంగా ఉండేది ట్రేడ్మార్క్ కాలేదు గుర్తులు క్రియాత్మకంగా ఉంటే వాటిని రక్షించలేము ఒక పాదరక్షలు మానవ పాదం వలె ఆకారంలో ఉండాలి మీరు పాదరక్షల ఆకారాన్ని ట్రేడ్మార్క్ గా కలిగి ఉండకూడదు ఎందుకంటే దీని పని దీని ఉపయోగంతో ముడిపడి ఉంది అవమానపరిచే గుర్తులు ట్రేడ్మార్క్ గా అర్హత సాధించలేవు అవమానకరమైన మార్కులకు రక్షణ ఇవ్వబడదు ఇప్పటికే ఉన్న గుర్తు యొక్క విలక్షణమైన పాత్రకు వ్యతిరేకంగా ఉన్న హానికరమైన గుర్తులకు రక్షణ ఇవ్వబడదు ఇది ట్రేడ్మార్క్ పరిధి కాదు ట్రేడ్మార్క్ చట్టం ప్రకారం అనైతికమైన మరియు అపవాదు ఉన్న గుర్తులకు రక్షణ ఇవ్వబడదు మోసపూరిత సారూప్యతకు దారితీసే గుర్తులు వస్తువులను తప్పుగా వివరించే గుర్తులకు ట్రేడ్మార్క్ ఇవ్వబడదు ఇప్పటికే ఉన్న గుర్తులతో గందరగోళానికి కారణమయ్యే లేదా ఇప్పటికే ఉన్న గుర్తుల విలువ పలుచనకు కారణమయ్యే గుర్తులకు రక్షణ ఇవ్వబడదు మరియు మోసపూరిత ప్రాతినిధ్యం లేదా తప్పుడు ప్రాతినిధ్యం వహించే గుర్తులకు ట్రేడ్ మార్క్ ఇవ్వబడదు ఉదాహరణకు ఎవరో ఒక ఔషధంతో వచ్చి దానిని క్యాన్సర్ నివారణా ఔషదం అని చెప్పి క్యాన్సర్ నివారణ అనే పదానికి ఒక గుర్తును పొందాలనుకుంటే వాటికి ట్రేడ్మార్క్ ఇవ్వబడదు ఇది తప్పుడు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి దీనికి రక్షణ ఇవ్వబడదు ఈ చట్టం ప్రసిద్ధ గుర్తుల భావననుకూడా పరిచయం చేస్తుంది ప్రసిద్ధ గుర్తుల భావన అంటే అటువంటి వస్తువులను ఉపయోగించే లేదా అటువంటి సేవలను స్వీకరించే ప్రజలలో గణనీయమైన ప్రసిద్ధి పొందిన ఒక గుర్తు వస్తువులు లేదా సేవలకు సంబంధించి అటువంటి గుర్తును ఉపయోగించడం వాణిజ్య సమయంలో సంబంధాన్ని సూచించే విధంగా తీసుకోబడుతుంది లేదా ఆ వస్తువులు లేదా సేవల మధ్య లేదా ఆ సేవలను ఉపయోగించే వ్యక్తి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది " టాటా వంటి కొన్ని సంస్థలు ప్రసిద్ధ గుర్తులుగా పరిగణించబడుతున్నాయని మనం చూశాము కాబట్టి రంగంతో సంబంధం లేకుండా ఈ టాటా అనే సంస్థ ఇప్పుడు ఏదో ఒక విభాగంలో లేదా వ్యాపారంలో ప్రవేశించిందనే అభిప్రాయాన్ని పొందవచ్చు వారిది ప్రసిద్ధ గుర్తు కాబట్టి వారు ఏ ఉత్పత్తి చేసినా ఈ రంగంలో ప్రవేశించినా నాణ్యతా ప్రమాణాలలో ఎలాంటి లోటు ఉండదు కాబట్టి ప్రజలందరూ దీన్ని విశ్వసిస్తారు కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వస్తువులు లేదా సేవలను ఉపయోగించే ప్రజల గణనీయమైన విభాగానికి ఇది తెలిసి ఉండాలి అటువంటి సేవలు వాణిజ్య సమయంలో సంబందాన్ని సూచించే విధంగా తీసుకోబడతాయి